సర్క్యూట్ లో 7 మిల్లీ ఆంప్ కరెంట్ సోర్స్ 2 కిలో ఓం రెసిస్టర్ 1 కిలో ఓం రెసిస్టర్ 4 కిలో ఓం రెసిస్టర్ మరియు 14 మిల్లీ ఆంప్ కరెంట్ సోర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది చాలా సరళమైన సర్క్యూట్ దీనికి పరిష్కారాన్ని కనుగొనడానికి నోడల్ విశ్లేషణ చేయవలసిన అవసరం లేదు వాస్తవానికి దీనికి రెండు సోర్స్ లు ఉన్నాయి కాబ్బటి సూపర్ పొజిషన్ ను ఉపయోగించవచ్చు అలా చేయమని మిమ్మల్ని గట్టిగా ప్రోత్సహిస్తాను మరియు దాన్ని రెండు లేదా మూడు వేర్వేరు మార్గాల్లో పరిష్కరించి ఒకే సమాదానాన్ని కనుగొంటారు సమాధానాలపై చాలా నమ్మకం ఉంటుంది కానీ ఈ సమయంలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి ఇక్కడ నోడల్ విశ్లేషణ చేస్తాము కాబట్టి మొదట నోడల్ విశ్లేషణ కోసం రెసిస్టన్స్ విలువల కంటే కండక్టెన్స్ విలువలు తీసుకోవడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ 1 కిలో ఓం రెసిస్టర్ అనేది 1 మిల్లీసీమెన్స్ యొక్క కండెక్టన్స్ కు మరియు ఈ 2 కిలో ఓం రెసిస్టర్ అనేది 0 5 మిల్లీ సీమెన్ లేదా 12 మిల్లీ సిమెన్స్ మరియు ఈ 4 కిలో ఓం అనేది 0 25 మిల్లీ సిమెన్స్ లేదా 1 మిల్లీ సీమెన్ కు అనుగుణంగా ఉంటాయి ఇప్పుడు నోడల్ విశ్లేషణ సమీకరణాలను సెటప్ చేసి మరియు ఆ నోడ్ను రిఫరెన్స్ నోడ్గా ఎంచుకుందాం మరియు రిఫరెన్స్ నోడ్కు సంబంధించి 1 మరియు 2 నోడ్స్ వద్ద V1 మరియు V2 వోల్టేజ్లను కనుకుంటాను కాబట్టినోడల్ ఈక్వేషన్స్ ఏమిటి G మ్యాట్రిక్స్ అనగా 2 x 2 మ్యాట్రిక్స్ రెండు వేరియబుల్స్ V1 మరియు V2 ఉన్నాయి మరియు అవి 1 మరియు 2 నోడ్లలోకి కరెంట్ను ప్రవహింపచేసే ఇండిపెండెంట్ కరెంటు సోర్స్ వెక్టర్కు సమానం కాబట్టిమాట్రిక్స్ లో మొదటి ఎంట్రీ ఏమిటి ఇక్కడ మొట్టమొదటి ఎంట్రీ నోడ్ 1 వద్ద ఉన్న కండెక్టన్స్ మొత్తం అనగా 1 మిల్లీ సీమెన్ 0 5 మిల్లిసిమెన్ కాబట్టి 1 5 మిల్లీ సీమెన్లకు అనుగుణంగా ఉంటుంది నోడ్ 1 మరియు 2 మధ్య కండెక్టన్స్ 1 మిల్లిసిమెన్ ఉంటుంది ఇది ఏ విధంగా ఉండాలో తెలుసు ఎందుకంటే కండెక్టన్స్ మాట్రిక్స్ అనేది సిమ్మెట్రికల్ మరియు చివరకు నోడ్ 2 వద్ద కండెక్టన్స్ యొక్క మొత్తం 1 మిల్లీ సీమెన్ 0 25 మిల్లీ సీమెన్ అంటే 1 25 మిల్లీ సీమెన్ అవుతుంది సర్క్యూట్ కు కుడి వైపున కరెంట్ వెక్టర్ అనేది నోడ్స్ 1 మరియు 2 లోకి ప్రవహింపచేస్తుంది 7 మిల్లీ ఆంపియర్ కరెంట్ ఆ నోడ్ నుంచి బయటకు వస్తుంది కాబట్టి నోడ్ 1 లోకి ప్రవహింపచేసే కరెంట్ 7 మిల్లీ ఆంపియర్ మరియు నోడ్ 2 లోకి 14 మిల్లీ ఆంపియర్ ప్రవహింపచేస్తుంది మరియు దానిని కనుగొనాలి ఇప్పుడు ఈ పాక్షిక ఎంట్రీలను వేరే రూపంలో తిరిగి వ్రాస్తే తద్వారా ఇన్వెర్స్ ను లెక్కించడం సులభం అవుతుంది దీనిని 32 మిల్లిసిమెన్ 1 మిల్లిసిమెన్ 1 మిల్లిసిమెన్ మరియు 5 4 మిల్లిసిమెన్ అని వ్రాయవచ్చు 32 1 1 54 పైన రాసినట్లుగా ఖచ్చితంగా అవసరం లేదు మరియు డెసిమల్ నెంబర్స్ తో కూడా కనుగొనవచ్చు కానీ ఇక్కడ కాలిక్యులేటర్లు ఉపయోగించకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ విధంగా 7 మరియు 14 మిల్లీ ఆంప్స్ ఉన్నాయి కాబట్టి దీని నుండి G మ్యాట్రిక్స్ ఇది V మాట్రిక్స్ ఇది I మాట్రిక్స్ ఉంది కాబట్టి ఇప్పుడు G మాట్రిక్స్ ను ఇన్వర్స్ చేయాలి మరియు ఇన్వర్స్ చేయడం చాలా సులభంగా ఉంటుంది దీన్ని ఎలా చేయాలో తెలుసు అని ఊహిస్తున్నాను మరొక పాఠం లో నేను మ్యాట్రిక్స్ ఇన్వర్స్ గురించి క్లుప్తంగా చర్చిస్తాము కానీ ప్రస్తుతానికి దీన్ని ఎలా చేయాలో తెలుసు కాబట్టి G 1 మాట్రిక్స్ 178 54 1 1 1 వస్తుంది మరియు మ్యాట్రిక్స్ యొక్క యూనిట్ కిలో ఓం గా ఉంటుంది అంటే ఇక్కడ ఏ యూనిట్లను ఉంచలేదు కానీ అన్ని సంఖ్యల యూనిట్లు కిలో ఓం గా ఉంటాయి కిలో ఓం వెలుపల ఉంచాను ఎందుకంటే ఎంట్రీ లో ప్రతి యూనిట్ మిల్లి సిమెన్స్ గా ఉండేది ఇప్పుడు దానిని ఇన్వర్స్ చేస్తే కిలో ఓం గా ఉంది లేదా దాన్ని మ్యాట్రిక్స్ లోపల కూడా ఉంచవచ్చు డిటర్మినెంట్ యొక్క యూనిట్ అనేది మిల్లిసిమెన్స్ స్క్వేర్ మరియు వీటిలో ప్రతి యూనిట్ మిల్లిసిమెన్స్ మరియు మిల్లిసిమెన్స్ స్క్వేర్ ద్వారా భాగించండి కిలో ఓం ను ఇస్తుంది మరియు ఈ మొత్తాన్ని విస్తరిస్తే 1 7 10 8 8 12 కిలో ఓం వస్తాయి కాబట్టి దీనిని G మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ అంటారు ఇప్పుడు వెక్టర్ V1 V2 అనేది G మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ కరెంట్ వెక్టార్ అవుతుంది ఇది G 1V 6 వోల్ట్లు మరియు 16 వోల్ట్లు అవుతుంది కాబట్టి ఆ రెండు నోడ్ వోల్టేజీలు 6 వోల్ట్లు మరియు 16 వోల్ట్లు అవుతాయి దీనిని సూపర్ పొజిషన్ వంటి ఇండిపెండెంట్ పద్ధతుల ద్వారా కనుగొనవచ్చు మరియు దీనిని ధృవీకరించండి కాబట్టి ఇప్పుడు నోడల్ విశ్లేషణ సమీకరణాలను ఏర్పాటు చేసి మరియు నోడ్ వోల్టేజీ యొక్క వెక్టర్ ని కనుగొంటాము మిగిలినవి చాలా సులభం మరియు సాధారణంగా అసైన్మెంట్ సమస్యలలో మరియు మొదలైన వాటిలో ప్రతి బ్రాంచ్ వోల్టేజ్ మరియు ప్రతి బ్రాంచ్ కరెంట్ లెక్కించమని అడగరు కానీ ఇప్పటికే కనుగొన్న V1 మరియు V2 వోల్టేజ్లను ఉపయోగించి కొన్ని నిర్దిష్టమైన వాటిని కనుగొనమని అడగవచ్చు కాబట్టి ఇప్పుడు రిఫరెన్స్ నోడ్కు సంబంధించి 6 వోల్ట్లు మరియు అదేవిధంగా ఈ వోల్టేజ్ 16 వోల్ట్లు ఉన్నాయి ఇప్పుడు సర్క్యూట్లలో నోడ్ ను చూపించి మరియు ఆ నోడ్ వద్ద వోల్టేజ్ 6 వోల్ట్లు చెప్పడం చాలా సాధారణం ఆ సందర్భాల్లోసాధారణంగా నోడల్ విశ్లేషణ కోసం ఎంచుకున్న రిఫరెన్స్ నోడ్ లేదా సర్క్యూట్లో గ్రౌండ్ గా సూచించబడిన ఇతర నోడ్ అవ్యక్త రిఫరెన్స్ నోడ్ అని అర్ధం అవుతుంది వోల్టేజ్ను ఎల్లప్పుడూ రెండు పాయింట్ల మధ్య కొలుస్తారు కాబట్టి వోల్టేజ్ను పేర్కొన్నప్పుడు రెండు పాయింట్లు ఏమిటో చాలా స్పష్టంగా చెప్పాలి ఇప్పుడు మిగిలిన చేయడం చాలా సులభం అవుతుంది కరెంటు సోర్స్ మరియు ఈ రెసిస్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ 3 మిల్లీ ఆంపియర్ నోడ్ 2 వద్ద రెసిస్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ 16 4 అనగా 4 మిల్లీ ఆంపియర్ మరియు కరెంటు నోడ్ 1 నుండి అపసవ్య దిశలో వెళుతుంది కనుక 10 మిల్లీ ఆంపియర్ అవుతుంది మరియు ప్రతి నోడ్ వద్ద కిర్చాఫ్ కరెంటు లా ని చెక్ చేయవచ్చు మరియు 14 మిల్లీ ఆంప్స్ ఎడమ వైపు నుండి వెళ్తుంది ఈ విధంగా 4 మిల్లి ఆంప్స్ నోడ్ 2నుండి వెళుతుంది మరియు ఆ విధంగా 10 మిల్లి ఆంప్స్ సర్క్యూట్ నుండి ఎడమ వైపుకి వెళుతుంది మరియు 3మిల్లి ఆంప్స్ నోడ్ 1 నుండి ఎడమ వైపు మరియు 7 మిల్లి ఆంప్స్ కింది నుండి వెళుతుంది కాబట్టి నోడల్ విశ్లేషణను ఉపయోగించి సర్క్యూట్లో మనకు కావలసిన వేరియబుల్ ను కనుగొనవచ్చు